ఇక్కడ మనము VLSI పరీక్షపై చర్చను కొనసాగిద్దాం పరీక్ష వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ గురించి మనము మాట్లాడిన గత కొన్ని ఉపన్యాసాల గురించి గుర్తుకు తెచ్చుకుందాము మనకు అది ఎందుకు అవసరం అప్పుడు మనము తప్పు మోడలింగ్ యొక్క చాలా ముఖ్యమైన దశల గురించితరువాత తప్పు అనుకరణ మరియు అక్కడ ఉన్న వివిధ పద్ధతుల గురించి మాట్లాడుకున్నాము ఈ రోజు మనం క్లుప్తంగా పరీక్ష ఉత్పత్తి సమస్యను పరిశీలిస్తాము కాబట్టి ఈ ఉపన్యాసం యొక్క అంశం పరీక్ష నమూనా ఉత్పత్తి పరీక్ష నమూనా ఉత్పత్తి సమస్య కష్టం అని ఇప్పుడు మీకు చెప్తాను కాంబినేషన్ సర్క్యూట్ల కోసం కూడా కొన్ని లోపాల కోసం పరీక్ష ఉత్పత్తిని నిర్వహించడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది కొన్ని లోపాలు గుర్తించడం చాలా కష్టం కాబట్టి టెస్ట్ జనరేషన్ సాఫ్ట్వేర్ నిర్దిష్ట లోపం కోసం ఒక పరీక్షను కనుగొనటానికి చాలా సమయం మరియు కృషిని ఖర్చుచేయవలసి వస్తుంది పోలికలో తప్పు అనుకరణ చాలా వేగంగా ఉందని నేను ముందే చెప్పాను సాధారణంగా ఏమి చేస్తారు అంటే వారు ఒక నిర్దిష్ట లోపం కోసం ఒక పరీక్షను ఉత్పత్తి చేస్తారు వెంటనే వారు తప్పు అనుకరణను నిర్వహించి ఇతర లోపాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు వారు తమ లక్ష్య దోషాల జాబితా నుండి ఆ ఇతర లోపాలను తీసివేస్తారు మరియు మిగిలిన లోపాల కోసం పరీక్షలను రూపొందించడానికి ప్రయత్నిస్తారు పరీక్ష నమూనా ఉత్పత్తి యొక్క ప్రాథమిక సమస్యను పరిశీలిద్దాం ఈ సమస్యలో ఇన్పుట్ కోర్సు యొక్క సర్క్యూట్ నెట్ జాబితా మరియు తప్పు జాబితా ఇక్కడ మనం ఒకే స్టాక్ను కలిగి ఉన్న తప్పు జాబితా గురించి తెలుసుకుకుందాము ఈ సాధనం మీకు ఏ విధమైన అవుట్పుట్గా ఇస్తుంది ఈ జాబితా F నుండి లోపాలను గుర్తించడానికి ప్రయత్నించే పరీక్షా వెక్టర్స్ T యొక్క సమితిని ఇది మీకు ఇస్తుంది మరియు ఇది పరీక్షను కనుగొనలేకపోయిన లోపాల జాబితాను కూడా ఇస్తుంది ఇప్పుడు సాధారణంగా ఈ ప్రక్రియ కొనసాగే విధంగా నేను ఇక్కడ సమాంతర ప్రాసెసింగ్ అంటే తప్పు సిమ్యులేషన్ తీసివేత మరియు ఏకకాలిక తప్పు అనుకరణ సమయంలో ఏమి చేస్తున్నామొ తెలుసుకుందాం ఇక్కడ ప్రక్రియ క్రమానుగతంగా ఉంటుంది మీరు తప్పు జాబితా నుండి ఒక తప్పును పరీక్షను రూపొందించడానికి ప్రయత్నిస్తారు ఆపై తప్పు జాబితా నుండి రెండవ తప్పును తీసుకోండి ఒక పరీక్షను ఉత్పత్తి చేయండి మరియు మరియు మధ్యలో మీరు ప్రక్రియను వేగవంతం చేయడానికి కొన్ని లోపాలను తొలగిస్తు తప్పు అనుకరణను చేయవచ్చు అవి కూడా సరిగ్గా గుర్తించబడుతున్నాయి నేను ఇంతకు ముందు కొన్ని ఉదాహరణలు చెప్పాను కాబట్టి ఇక్కడ పునరావృతం చేద్దాం పరీక్ష నమూనా ఉత్పత్తి చేయడం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ ఏమిటంటే అవసరమైన పరీక్షా వెక్టర్ల సంఖ్యను గణనీయంగా తగ్గించడం ఎందుకంటే మా లక్ష్యం ఒక నిర్దిష్ట లోపాలను పరీక్షించడం ఇప్పుడు సాధ్యమయ్యే ఉత్తమ మార్గం ఏమిటంటే ఇచ్చిన ఫంక్షన్ యొక్క సత్య పట్టికను పోల్చడం కానీ సత్య పట్టిక యొక్క పరిమాణం చాలా వేగంగా పెరుగుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది చాలా సాధ్యమయ్యే విధానం కాదు నేను టార్గెట్ ఫాల్ట్ మోడల్ కలిగి ఉన్నానని అనుకుందాము అది ఒక సింగిల్ స్టాక్ ఆఫ్ ఫాల్ట్ single stack at fault నేను ఏది మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఏది ఉత్తమమైనదని ఎందుకంటే ఉత్తమమైనది కనుగొనడం గణనపరంగా చాలా కష్టం మంచి పరీక్ష వెక్టర్స్ సెట్ను కనుగొనండి అవి ఇచ్చిన సెట్ నుండి అన్ని లోపాలను తెలుసుకోవడానికి లేదా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు నేను ఇంతకు ముందే చెప్పిన కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూపించబడ్డాయి 4 ఇన్పుట్ AND గేట్ తీసుకోండి 4 ఇన్పుట్ AND గేట్లకు 5 టెస్ట్ వెక్టర్స్ అవసరం మరియు సాధారణ ట్రూత్ టేబుల్ పోలిక కోసం 16 అవసరం లేదు సాధారణంగా మీకు 16 వెక్టర్స్ అవసరమవుతాయి కానీ మీరు ఈ లోపాలను లక్ష్యంగా చేసుకుంటే లోపాల వద్ద ఒకే ఒక్క చిక్కు ఉంటే మీకు 5 పరీక్ష వెక్టర్స్ మాత్రమే అవసరం మొదటి 4 టెస్ట్ వెక్టర్స్ అనేవి ఇన్పుట్లలో 1 లోపాలను గుర్తించబడతాయి మొదటిది 1 వద్ద రెండవది 1 వద్ద నిలిచిపోతుంది అని ఈ విధముగా గుర్తించబడతాయి మరియు అది అవుట్పుట్లో 1 లోపం వద్ద చిక్కుకున్నట్లు గుర్తిస్తుంది చివరి టెస్ట్ వెక్టర్ అయితే మొత్తం 1 నమూనా ఇది ఇన్పుట్లో 0 లోపాల వద్ద నిలిచిపోయిందని అలాగే అవుట్పుట్లో 0 లోపాల వద్ద నిలిచిపోతుందని కనుగొంటుంది బేసి సంఖ్యలో ఇన్పుట్లతో కూడిన ప్రత్యేకమైన OR గేట్ కు ఐదు కావాలి మనకు 2 పరీక్ష వెక్టర్స్ అయినా 0 0 0 0 0 మరియు 1 1 1 1 1 అవసరము మీరు సత్య పట్టిక పోలిక చేసి ఉంటే 32 పరీక్ష వెక్టర్లతో పోల్చడం గురించి ఇంతకు ముందే చర్చించాము కాబట్టి టెస్ట్ నమూనా తరం వెనుక ఉన్న ప్రేరణ ఏమిటంటే మనకు లక్ష్య లోపాలు ఉంటే అవసరమైన పరీక్షా వెక్టర్ల సంఖ్యను తక్కువ సంఖ్యలో తగ్గించవచ్చు కొన్ని ఉదాహరణలు తీసుకుందాం మీరు చూస్తున్నట్లుగాఇక్కడ మనకు 2 లెవెల్ AND OR సర్క్యూట్ ఉంది 3 గేట్లు ఉన్నాయి ఎన్ని పంక్తులు ఉన్నాయో మీరు చూడవచ్చు 1 2 3 4 5 6 7 కాబట్టి మొత్తం 14 లోపాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పట్టిక మీకు పరీక్ష నమూనా ప్రోగ్రామ్ ఫలితాన్ని చూపుతుంది మీరు టెస్ట్ పాటర్న్ జనరేషన్ ప్రోగ్రామ్ను నడుపుతుంటే ఇక్కడ ఉన్న అన్ని లోపాలను గుర్తించాలని టూల్ కి చెప్తాము సాధనం ఈ 5 పరీక్ష వెక్టర్లను ఇస్తుంది ఈ 5 ప్రత్యేకమైనది కాదు కొన్ని పరీక్ష వెక్టర్స్ కూడా భిన్నంగా ఉంటాయి కానీ మీరు ఈ 1 0 1 1 నమూనాను సులభంగా తనిఖీ చేయవచ్చు మీరు 1 0 ను వర్తింపజేస్తే E 1 అవుతుంది మీరు CD ని 1 1 గా వర్తింపజేస్తే F కూడా 1 అవుతుంది కాబట్టి 1 1 అంటే G కూడా 1 అవుతుంది కాబట్టి ఈ నమూనా ప్రయోగించి ఉపయోగించి మీరు సులభంగా లోపాలను తనిఖీ చేయవచ్చు A 0 వద్ద ఇరుక్కుపోతే రెండు ఇన్పుట్లు 0 0 E 0 అవుతుంది మరియు అందువల్ల G 0 అవుతుంది G అలా మారితే తుది అవుట్పుట్ మారినప్పుడల్లా మేము డిఫాల్ట్గా గుర్తించామని చెప్పవచ్చు అదేవిధంగా సి 0 వద్ద ఇరుక్కుంది C 0 వద్ద ఇరుక్కుపోతే F 0 అవుతుంది ఇవి 0 అదే F వద్ద ఇరుక్కుపోతాయి ఇది 0 అయితే G కూడా 0 అవుతుంది మరియు G 0 వద్ద నిలిచిపోతుంది తప్పిపోయిన మరొక లోపం కూడా G 0 వద్ద నిలిచిపోతుంది అదేవిధంగా ఇక్కడ 0 0 1 1 మరియు ఇది మరొక నమూనా ఇది 1 లోపాల వద్ద చిక్కుకున్న కొన్నింటిని గుర్తించగలదు A 1 వద్ద నిలిచిపోయింది B 1 లేదా E వద్ద నిలిచిపోయింది మరియు తుది అవుట్పుట్ 1 వద్ద నిలిచిపోయింది ఎందుకంటే సాధారణంగా ఇక్కడ అవుట్పుట్ 0 అవుతుంది అదేవిధంగా నేను ఇతర 3 పరీక్షా నమూనాలను చూపిస్తాను మరియు ఇక్కడ ఏ లోపాలు గుర్తించబడతాయో మీకు చూపిస్తాను ఉత్పత్తి చేయబడుతున్న నా పరీక్ష సమితి ఈ 5 పరీక్ష నమూనాలను కలిగి ఉంటుందని నేను చెప్పగలను మనకు బాగా తెలిసిన విధానంతో ప్రారంభిద్దాం సత్య పట్టిక నుండి పరీక్షను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మేము ఇలాంటి సర్క్యూట్ను సమస్యగా తీసుకుంటాము ఇది మళ్ళీ 2 లెవెల్ AND OR సర్క్యూట్ అని నా ఉద్దేశ్యం ఇక్కడ మనము ఈ లైన్లో 0 లోపం వద్ద చిక్కుకున్నట్లు గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నాము మొదటి AND గేట్ యొక్క అవుట్పుట్ కాబట్టి మేము దీనిని ఆల్ఫా అని పిలుస్తాము ఆల్ఫా అనేది ఈ పంక్తిలో 0 లోపం వద్ద చిక్కుకున్న లోపం మనం ఏం చేస్తాం ఏమైంది అంటే ఇన్పుట్లను ab c ఉపయోగించి సత్య పట్టికను వ్రాస్తాము కాబట్టి లోపం లేనప్పుడు అసలు ఫంక్షన్ ఇది ab OR ac ను గ్రహిస్తుంది కాబట్టి ఇది సంబంధిత సత్య పట్టిక ఇది తప్పు లేని ఫంక్షన్ కోసం అవుట్పుట్ కాలమ్ ఇది ab OR ac ab 1 OR ac 1 అయినప్పుడు అవుట్పుట్ 1 అని మీరు చూస్తారు ఇప్పుడు ఇక్కడ 0 లోపం వద్ద ఇరుక్కుపోయి ఉంటే కాబట్టి ఈ OR గేట్ యొక్కమొదటి ఇన్పుట్ ఎల్లప్పుడూ 0 గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తప్పు ఫంక్షన్ AC మాత్రమే అవుతుంది కాబట్టి మీరు ఎఫ్ ఆల్ఫా యొక్క తప్పు ఫంక్షన్ను చూసినట్లయితే మీరు ac ని మాత్రమే చూస్తారు అది నిజమైతే అవుట్పుట్ 1 మాత్రమే అవుతుంది ట్రూత్ టేబుల్ బేస్డ్ విధానం ఏమి జరిగిందంటే నా వద్ద ట్రూత్ టేబుల్ ఉంటే మరియు నేను పక్కపక్కనే తప్పు లేని ఫంక్షన్ మరియు తప్పు ఫంక్షన్ అవుట్పుట్లను కలిగి ఉంటే అప్పుడు అవుట్పుట్లు భిన్నంగా ఉన్న వరుసను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ మాదిరిగానే ఈ వరుసలో అవుట్పుట్ భిన్నంగా ఉంటుంది కాబట్టి తప్పు లేని ఫంక్షన్ 1 మరియు తప్పు ఫంక్షన్ 0 కాబట్టి నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా పరీక్ష వెక్టర్ ను గుర్తించే పరిస్థితి ఏమిటంటే ఎఫ్ మరియు ఎఫ్ ఆల్ఫా యొక్క ప్రత్యేకమైన Exclusive OR 1 గా ఉండాలి XOR అంటే 0 1 లేదా 1 0 అని అర్ధం అప్పుడు పరిస్థితి ఏమి చెబుతుందంటే మీరు మాత్రమే తప్పును గుర్తించగలరు ఇక్కడ ఇది 1 సున్నా కాబట్టి XOR 1 కాబట్టి ఇది సంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి మీరు ఈ ప్రత్యేక లోపం కోసం ఒకే పరీక్ష వెక్టర్ 1 1 0 ఉందని చెప్పవచ్చు ఈ పరిస్థితి ఉన్న చోట ఒకటి కంటే ఎక్కువ వరుసలు ఉన్నాయని మీరు చూసినట్లయితే గుర్తించడానికి అనేక పరీక్షా నమూనాలు సాధ్యమేనా కానీ ఈ సందర్భంలో ఇది ప్రత్యేకమైన 1 1 0 బాగుంటుంది ఇప్పుడు బూలియన్ వ్యత్యాసం యొక్క పద్ధతిని చూసినట్లయితే మీరు తప్పుడు మార్గాన్ని అక్కడ సమయ విశ్లేషణను చూస్తున్న వేరే సందర్భంలో చూస్తాము ఇంతకుముందు బూలియన్ వ్యత్యాస పద్ధతిని చూసినట్లయితే అది ఒక ఫంక్షన్ యొక్క అన్నీ టెస్ట్ వేక్టార్ ను ఎలా ఉత్పత్తి చేస్తుంది తెలుసుకుంటాము అది కూడా సత్య పట్టికను స్పష్టంగా నిర్మించకుండా ఎలా చేస్తాము తెలుసుకోవచ్చు ఇప్పుడు ప్రాథమిక భావన చూద్దాం ఇది బీజగణిత పద్ధతి ఈ బీజగణిత పద్ధతి అంటే మనం కొన్ని బీజగణిత మానిప్యులేషన్ పై ఆధారపడతాము ఇది బీజగణిత మానిప్యులేషన్ కనుక అమలు చేయడం చాలా కష్టం ఈ పద్ధతి నీ కంప్యూటర్ ప్రోగ్రామ్గా అమలు చేయడానికి సౌకర్యవంతంగా లేదు కాబట్టి ఇది కాన్సెప్ట్లో సరళంగా ఉంటుందని చెబుతుంది కానీ ఆటోమేషన్కు సంబంధించి లేదా దాని కోసం ఒక ప్రోగ్రామ్ రాయడం కొంచెం కష్టం మేము ఇంతకుముందు చర్చించిన బూలియన్ వ్యత్యాసం యొక్క నిర్వచనాన్ని మీరు గుర్తు చేసుకుంటే ఇన్పుట్ వేరియబుల్ యొక్క బూలియన్ వ్యత్యాసం ఫంక్షన్ f అని చెప్పనివ్వండి ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్స్ X1 X2 నుండి Xn వరకు ఉంటాయి వేరియబుల్స్లో ఒకదానికి సంబంధించి బూలియన్ వ్యత్యాసం Xi ఈ క్రింది విధంగా నిర్వచించబడిందని చెప్పనివ్వండి మేము అవకలన సంజ్ఞామానం df dxi గా సూచించాము ఇప్పుడు మీరు ఉత్పన్నం అవకలన సంజ్ఞామానం గురించి ఆలోచించినట్లయితే మీరు కాలిక్యులస్లో ఉత్పన్నాలను అధ్యయనం చేసినప్పుడు dy dx దేనిని సూచిస్తుంది dy dx అంటే మనం x ను యూనిట్ మొత్తంతో మార్చుకుంటే y లో ఎంత తేడా ఉంటుంది ఇది dy dx కుడి వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన కాబట్టి ఇక్కడ కూడా ఇలాంటిదే ఉంది నేను Xi ని మార్చుకుంటే f లో మార్పు ఏమిటి కాబట్టి దీనిని కొలిచే విధానం Xi కి 0 అని చెప్పాను ఇది ఇతర వేరియబుల్స్ ఒకే విధంగా ఉండే ఉప ఫంక్షన్ Xi మాత్రమే 0 అని చెప్పాను నేను Xi కి 1 అని చెప్పాను అంటే నేను Xi విలువను మారుస్తున్నాను అని అర్థం మరియు నేను f యొక్క విలువ మారుతుందో లేదో చూడటం అంటే నేను exclusive OR చేస్తున్నాను ఈ భాగం 0 ఈ భాగం 1 లేదా 1 మరియు 0 అని నేను చూస్తే f లో కూడా తేడా ఉందని చెబుతాను సంక్షిప్తంగా మేము దీనిని fi0 XOR fi1 గా సూచిస్తాము fi0 అంటే i th వేరియబుల్ 0 కి i th వేరియబుల్ 1 కి చెప్పబడుతుంది ఇది బూలియన్ వ్యత్యాసం యొక్క నిర్వచనం ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించవచ్చో చెప్పండి బూలియన్ వ్యత్యాసం ప్రాథమికంగా నేను చెప్పినట్లుగా మీరు Xi ని మార్చినట్లయితే f యొక్క విలువ కూడా మారుతుంది అనే పరిస్థితిని ఇది నిర్దేశిస్తుంది అంటే మార్పు అవుట్పుట్కు Propagate చేస్తుంది ఇది బూలియన్ వ్యత్యాసం యొక్క భావన నేను Xi విలువను మార్చుకుంటే అది ఏమి చెబుతుందంటే అప్పుడు df dXi ఒకదానికి సమానంగా ఉంటే f కూడా మారుతుందని తెలియజేస్తుంది అంటే ఇది 0 1 లేదా 1 0 అంటే నేను Xi విలువను మారిస్తే ఎఫ్ కూడా మారుతోందివేరే ఒక మాటలో చెప్పాలి అంటే Xi పంక్తిలో ఏదైనా మార్పుజరిగితే అది అవుట్పుట్ లో కూడా మార్పు కలుగుతుంది అంటే Xi మారితే f కూడా మారుతుంది ఈ భావన ఆధారంగా మనం ఒక నిర్దిష్ట లోపాన్ని గుర్తించడానికి అవసరమైన మరియు తగిన పరిస్థితులను నిర్ణయించగలము Xi C వద్ద ఉన్నట్లయితే సి 0 లేదా 1 గా ఉంటుంది కాబట్టి లోపాన్ని గుర్తించడానికి 2 షరతులు ఉన్నాయి అవి ఇక్కడ ప్రస్తావించబడ్డాయి మొదటి షరతు ఏం చెబుతుందంటే మనము రివర్స్ లాజికల్ విలువను వర్తింపజేసి Cప్రైమ్గా సూచించవలెను ఇది 0 లోపం వద్ద ఇరుక్కుపోయి ఉంటే లోపాన్ని ఉత్తేజపరిచేందుకు నేను ఈ పంక్తికి 1 ని వర్తింపజేయాలి నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పదలిచాను ఒకే గేటుకు సరళమైన ఉదాహరణ తీసుకుందాం ఈ పంక్తిలో 0 వద్ద చిక్కుకున్నట్లు తెలుసుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నామని అనుకుందాం కాబట్టి మొదటి ఇ అవసరం ఏమిటంటే ఈ మొదటి పంక్తిలో రివర్స్ లాజిక్ విలువను 1 అనుకుందాము ఇది 0 యొక్క కాంప్లిమెంట్0 మరియు రెండవ అవసరం ఇక్కడ తగిన లాజిక్ విలువను వర్తింపచేయడం ఈ మార్గంలో జరుగుతున్న ఈ మార్పు తప్పు లేకుండా 0 లోపం 1గా ఉంటుంది ఈ మార్పు అవుట్పుట్కు కూడా చేయాలి AND గేట్ కోసం నేను 1 ను వర్తింపజేయాలి ఇది ఇతర ఇన్పుట్కు నియంత్రించలేని విలువ కాబట్టి ఈ మార్పు ప్రచారం చేస్తుంది ఇవి 2 షరతులు కాబట్టి ఇవి ఇక్కడ ప్రస్తావించబడింది మొదట రివర్స్ లాజిక్ విలువ Xi కి వర్తింపజేయాలి అనగా నిర్దిష్ట పంక్తి Xi తప్పు లేని మరియు తప్పు సర్క్యూట్ కాన్ఫిగరేషన్లలో వేర్వేరు లాజిక్ విలువలను కలిగి ఉంటుంది మరియు రెండవది Xi లైన్ పై మార్పు కనీసం 1 అవుట్పుట్లకు ప్రచారం చేయాలి ఇవి 2 షరతులు ఇప్పుడు రెండవ షరతును మీరు చూసే బూలియన్ వ్యత్యాసం ద్వారా పేర్కొనవచ్చు df dXi దేనిని సూచిస్తుంది ఇది Xi మార్పు చెందితే f లో మార్పుకు కారణమవుతుంది అది ఖచ్చితంగా తప్పు ప్రచారం స్థితి అని సూచిస్తుంది మేము ఈ 2 పరిశీలనలను మిళితం చేయవచ్చు మరియు పరీక్ష వెక్టర్స్ జనరేషన్ యొక్క పరిస్థితిని మీరు నిర్ణయించవచ్చు ఇక్కడ ఇది సంగ్రహించబడింది Xi 0 వద్ద చిక్కుకున్నట్లు గుర్తించగల పరీక్ష వెక్టర్స్ సమితి 2 విషయాల Xi యొక్క ఉత్పత్తి ద్వారా ఇవ్వబడుతుంది అంటే ఏమిటి నేను Xi 0 వద్ద ఇరుక్కున్నట్లు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను అంటే నేను రివర్స్ లాజిక్ విలువను వర్తింపజేయాలి నేను దానిని Xi చేత సూచిస్తున్నాను ఎందుకంటే ఈ ఫంక్షన్ 1 గా ఉంటే Xi మరియు ఇది రెండూ 1 గా ఉండాలి కాబట్టి Xi 1 కి సమానం అంటే నేను రివర్స్ లాజిక్ విలువను వర్తింపజేస్తున్నాను మరియు df dXi 1 కి సమానం అంటే లోపం propagate అవుతోంది మార్పులు propagate అవుతున్నాయి కాబట్టి Xi df dXi 1 కి సమానం నేను ఈ సమీకరణాన్ని పరిష్కరిస్తే ఈ పరిస్థితి సంతృప్తికరంగా ఉన్న అన్ని ఇన్పుట్ కాంబినేషన్లను ఇది నాకు ఇస్తుంది మరియు అవి ఈ లోపం కోసం పరీక్షా వెక్టర్లను ఏర్పాటు చేస్తాయి అదేవిధంగా Xi 1 వద్ద నిలిచిపోయిన లోపం కోసం నేను Xi ప్రైమ్ Xi డాష్ను మాత్రమే ఉపయోగిస్తాను ఎందుకంటే ఇప్పుడు Xi సెట్ చేయాల్సిన విలువ 0 గా ఉంటుంది కాబట్టి ఈ 2 యొక్క ఉత్పత్తి 1 అవుతుంది కాబట్టి Xi డాష్ 1 కి సమానం అంటే Xi 0 మరియు వాస్తవానికి మార్పు అవుట్పుట్ కుడి వైపున propagate చేయబడుతుంది కాబట్టి 2 షరతులు తప్పును ఉత్తేజపరుస్తాయి మరియు తప్పును ఉత్తేజపరిచేందుకు తప్పును propagate చేస్తాయి లోపం యొక్క ధ్రువణతను బట్టి నేను Xi లేదా Xi బార్ను ఉపయోగిస్తున్నాను మరియు తప్పును propagate చేయడానికి నేను రెండవ పదాన్ని బూలియన్ వ్యత్యాసాన్ని ఉపయోగిస్తున్నాను ఈ 2 యొక్క ఉత్పత్తి 1 గా ఉండాలి ఒక సాధారణ ఉదాహరణ కోసం పని చేద్దాం 5 గేట్లతో కూడిన గేట్ లెవల్ నెట్ జాబితాను పరిగణించండి మనము 0 వద్ద C మరియు 1 వద్ద C నిలిచిపోయిన తప్పు కోసం పరీక్షలను రూపొందించాలనుకుంటున్నాము అనుకుందాం కాబట్టి మీరు బూలియన్ మానిప్యులేషన్స్ చేస్తే ఇది ఫంక్షన్ A లేదా B C ప్రైమ్ మరియు Cప్రైమ్ మరియు ఇతర సైట్ CD అనేది ఒక ఫంక్షన్ మేము C పంక్తిలో లోపాలను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము కాబట్టి మేము బూలియన్ వ్యత్యాసం dF dC ను లెక్కిస్తాము కాబట్టి మనం ఏమి చేయాలి మేము మొదట C 0 ను 0 కి సమానంగా వర్తింపజేస్తే రెండవ పదం అదృశ్యమవుతుంది మరియు C బార్ 1 అవుతుంది కాబట్టి మనకు A ప్లస్ B A ప్లస్ B తో మిగిలిపోతాము మరియు మనము C XOR అని చెప్పాము మనము C విలువ 1 అని చెప్తాము నేను సి 1 కి సమానమని చెబితే మొదటి పదం అదృశ్యమవుతుంది ఎందుకంటే Cప్రైమ్ 0 అవుతుంది మరియు ఈ పదం D మాత్రమే అవుతుంది కాబట్టి మీరు దీన్ని సరళీకృతం చేస్తే మీకు ఈ వ్యక్తీకరణ వస్తుంది ఇప్పుడు C 0 వద్ద నిలిచి ఉంటే గుర్తించే పరిస్థితి C మరియు dF dC 1 కి సమానంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ dF dC ని C ద్వారా గుణించాలి కాబట్టి ACD ప్రైమ్BCD ప్రైమ్ లేదా A ప్రైమ్ B ప్రైమ్ CD 1 కి సమానమైన కండిషన్ దీని నుండి మీరు 3 పరీక్ష వెక్టర్లను ఉత్పత్తి చేశారని చెప్పవచ్చు మొదటి వెక్టర్ A 1 గా ఉండాలి C 1 గా ఉండాలి D 0 గా ఉండాలి మరియు B పట్టించుకోము కాబట్టి వాస్తవానికి ఇది 2 పరీక్ష వెక్టర్స్ B 0 లేదా 1 కావచ్చు నేను పట్టించుకోను అని చూపిస్తాను రెండవది A పట్టించుకోము B 1 C 1 D 0 కానీ మూడవ 1 0 0 1 1 అని చెబుతుంది కాబట్టిC 0 వద్ద కొట్టడాన్ని గుర్తించగలిగే అన్ని పరీక్షలను మనము ఉత్పత్తి చేసాము అదేవిధంగా C 1 వద్ద నిలిచిపోయినందుకు మనము C ప్రైమ్ ను dF dC తో గుణించాలి మనకు ఇలాంటి వ్యక్తీకరణ వస్తుంది మరియు ఇది 1 గా ఉండటానికి ఈ మూడు ఉత్పత్తి పదాలు 1 గా ఉండాలి ఇది లేదా ఇది లేదా ఇది కనీసం 1 గా ఉండాలి కాబట్టి పరిస్థితులు AC బార్ D బార్ AC బార్ D బార్ D పట్టించుకోవు మరియు అదేవిధంగా ఇవి ఉంటాయి కాబట్టి ఇది చాలా సరళమైన పద్ధతి అని మీరు చూస్తారు ఇది ఒక నిర్దిష్ట లోపాన్ని గుర్తించగల అన్ని పరీక్షలను నిర్ణయించటానికి అనుమతిస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం నేను ఈ పద్ధతిని వివరించడానికి ఒక ఉదాహరణను ఇచ్చాను మరియు ఈ ఉదాహరణ నేను చూపించినది నేను ఇన్పుట్లో లోపం కనిపిస్తుంది అనుకున్నాను కానీ సాధారణంగా లోపం ఎక్కడో మధ్యలో ఉన్న ఒక పంక్తిలో కూడా కనిపిస్తుంది బూలియన్ సంఖ్య ఉన్నవారికి మీరు వర్తించే బూలియన్ వ్యత్యాస నియమాలను చెప్పాను దీనికి గణనీయమైన ఫంక్షన్ మానిప్యులేషన్స్ అవసరం నేను ఈ ఉదాహరణలను ఇక్కడ చూపించలేదు కానీ సర్క్యూట్ లోని అంతర్గత లోపాలను ఏ విధముగా తెలుసుకుంటాము నేను మీకు చెప్తాను సమస్య కొంచెం కష్టం మనం ఫంక్షన్ రూల్స్ సబ్ ఫంక్షన్లను విభజించాలి సబ్ ఫంక్షన్ల యొక్క బూలియన్ వ్యత్యాసాన్ని లెక్కించాలి మళ్ళీ వాటిని కలపాలి ఇది కొంచెం ప్రమేయం ఉన్న ప్రక్రియ కానీ అది చేయవచ్చు కానీ ఇబ్బంది ఏమిటంటే నేను చెప్పినట్లుగా మొత్తం ప్రక్రియలో వ్యక్తీకరణల మానిప్యులేషన్స్ ఉంటుంది ఇది ఒక సాధనం లేదా ప్రోగ్రామ్ను ఉపయోగించడం ద్వారా స్వయంచాలక మార్గంలో చేయడం కొద్దిగా కష్టం పరీక్షా జనరేషన్ కోసం ఉపయోగించే ఆధునిక సాధనాలు చాలావరకు అవి ఒక రకమైన పాత్ సెన్సిటైజేషన్ విధానాన్ని ఉపయోగిస్తాయి కానీ అక్కడ ఉన్న ఆచరణాత్మక పద్ధతులను మళ్ళీ మీకు చెప్తాను అవి ఇక్కడ తక్కువ వ్యవధిలో చర్చించటానికి చాలా క్లిష్టంగా ఉన్నాయి పాత్ సెన్సిటైజేషన్ వెనుక ఉన్న ప్రాథమిక భావనను నేను మీకు చెప్తాను మరియు ఈ సవాళ్లను పరిష్కరించడానికి వారు ప్రయత్నిస్తున్న సవాళ్లు ఉన్న పద్ధతులు మరియు సాధనాలు ఏమిటో నేను మీకు చెప్తాను మరియు పరీక్ష జనరేషన్ వేగంగా చేయుటకు అనేక హ్యూరిస్టిక్లను ఉపయోగిస్తాను ఇక్కడ మొదటి విషయం ఏమిటంటే ఇది బూలియన్ వ్యత్యాసానికి సమానంగా ఉంటుంది ఎలా ఎందుకంటే ఇక్కడ కూడా మేము గుర్తించడానికి 2 షరతులను సంతృప్తిపరుస్తున్నాము మొదట తప్పును ఉత్తేజపరుస్తుంది రెండవది లోపం యొక్క ప్రభావాన్ని ప్రచారం చేస్తుంది కానీ ప్రధాన వ్యత్యాసం ఈ ఉప బుల్లెట్లలో ఉంది మీరు మునుపటి స్లయిడ్ను చూసినట్లుగా ఫంక్షన్ స్పెసిఫికేషన్ నుండి బూలియన్ వ్యత్యాసం పనిచేస్తుంది మేము ఒక ఫంక్షన్ యొక్క ఈ స్పెసిఫికేషన్తో బూలియన్ వ్యక్తీకరణగా ప్రారంభించాము అక్కడ నుండి మేము ప్రతిదీ సరిగ్గా చేసాము కానీ దీనికి విరుద్ధంగా పాత్ సెన్సిటైజేషన్ ఫంక్షన్ను అస్సలు చూడదు ఇది నేరుగా సర్క్యూట్ నెట్ జాబితా గేట్లు మరియు అక్కడ ఇంటర్ కనెక్షన్లను చూస్తుంది కాబట్టి పాత్ సెన్సిటైజేషన్ యొక్క పద్ధతి సర్క్యూట్ ద్వారా గ్రహించబడిన ఫంక్షన్ ఏమిటో తెలియజేస్తుంది కాని ఇది అసలు సర్క్యూట్ వివరణపై ఎక్కువ ఆసక్తి చూపుతుంది ఇంతకు ముందు ఉపన్యాసము మీరు గుర్తు చేసుకుంటే గేట్ల నియంత్రణ మరియు నియంత్రించని విలువలను మేము చర్చించాము అవుట్పు గేట్ ఇన్పుట్లో మార్పును ప్రొపాగేట్ చేయడానికి ఇతర ఇన్పుట్ తప్పనిసరిగా నియంత్రించని విలువలకు చెప్పాలి కాబట్టి మీ మెమరీ రిఫ్రెష్ చేద్దాం కాబట్టి నాకు AND గేట్ ఉంటే అది 3 ఇన్పుట్ AND గేట్ అని చెప్పనివ్వండి నేను పక్కపక్కనే చూపిస్తున్న NAND గేట్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది ఇక్కడ నేను మొదటి పంక్తిలో తప్పును పరిశీలిస్తున్నాను 0 వద్ద నిలిచిపోయాను 1 వద్ద నిలిచిపోయాను కాబట్టి అది 0 వద్ద ఇరుక్కుపోతే నేను 1 ను దరఖాస్తు చేసుకోవాలి అది 1 వద్ద ఇరుక్కుపోతే నేను 0 ను దరఖాస్తు చేయాలి ఇది 0 అంటే నేను ఈ లైన్లో మార్పును సృష్టిస్తున్నాను ఈ మార్పు అవుట్పుట్కు ప్రచారం చేయటానికి మీరు ఒక AND గేట్ కోసం నియంత్రించని విలువను 1 గా గుర్తుచేసుకుంటారు అనగా నేను నియంత్రించని విలువలను NAND కి 1 కి వర్తింపజేస్తాను కాబట్టి ఏ మార్పు అయినా అవుట్పుట్లో సిగ్నల్ మార్పుగా ప్రొపాగేట్ చేయబడుతుంది ఒక NAND కోసం అవి విలోమంగా ఉంటాయి కానీ ఇప్పటికీ మార్పు ఉంటుంది ఈ పంక్తి 0 నుండి 1 కి మారితే ఇది 1 నుండి 0 కి మారుతుంది కానీ AND కొరకు ఇది అదే దిశలో మారుతుంది అదేవిధంగా OR గేట్ కోసం మీకు OR ఉంటే నియంత్రించలేని విలువలు భిన్నంగా ఉంటాయి OR మరియు NOR సమానంగా ఉంటాయి ఈ పంక్తిలో మనకు లోపం ఉంటే ఇక్కడ నియంత్రించని విలువలు సున్నాలు అవుతాయి ఎందుకంటే మీరు 1 ను వర్తింపజేస్తే అది నియంత్రణ విలువను అవుట్పుట్ 1 గా బలవంతం చేస్తుంది కాబట్టి ఈ మార్పు సరైనప్రొపాగేట్ చేయదు కాబట్టి ఇవి నియంత్రించని విలువలు కానీ మీరు Exclusive OR గేట్ గురించి ఆలోచిస్తే 3 ఇన్పుట్ ఉదాహరణ 1 XOR గేట్ తీసుకుందాం f ఈ విధమైన వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది అంటే బేసి సంఖ్య ఇన్పుట్ 1 ఉండాలి A బార్ B బార్ సి లేదా A బార్ BCబార్ లేదా AB బార్ Cబార్ లేదా ABC కాబట్టి ఇక్కడ మంచి విషయం ఏమిటంటే నేను ఈ తప్పును ప్రొపాగేట్ చేయాలనుకుంటే నేను ఇతర ఇన్పుట్ పై ఏకపక్ష విలువలను వర్తింపజేయవచ్చు ఎందుకంటే XOR గేట్ కోసం నియంత్రించే ఇన్పుట్ వంటిది ఏమీ లేదు ప్రతి ఇన్పుట్ నియంత్రిస్తుంది ప్రతి ఇన్పుట్ నియంత్రించబడదు నేను B 0 మరియు C 1 ను వర్తింపజేస్తానని అనుకుందాం ఏమి జరుగుతుందో చూద్దాం B 0 C 1 అంటే ఇది 1 అవుతుంది B 0 ఇది అదృశ్యమవుతుంది B 0 C 1 ఇది కూడా అదృశ్యమవుతుంది C ప్రైమ్ ఉంది B 0 C 1 ఇది కూడా అదృశ్యమవుతుంది కాబట్టి మీ వ్యక్తీకరణ ఒక ప్రధానమని మీరు చూస్తారు కాబట్టి A యొక్క విలువ సరిగ్గా ప్రచారం చేయబడుతోంది కాబట్టి XOR గేట్ అనేది ఏదైనా ఇన్పుట్ల యొక్క కాంబినేషన్ అనేది లోపం ప్రొపాగేట్ చేయబడుతుంది మార్గం సున్నితత్వం ఈ పద్ధతి యొక్క ప్రాథమిక సూత్రం ఇలా ఉంటుంది లోపం ఉన్న ప్రదేశంలో మీరు బూలియన్ వ్యత్యాసంలో ఏమి చేస్తున్నారో మాదిరిగానే మేము కాంప్లిమెంటరీ లాజిక్ విలువను కేటాయిస్తాము అప్పుడు మనము వరుసగా 2 దశలను నిర్వహిస్తాము వీటిని మేము ఉదాహరణతో వివరిస్తాము మొదటిది ఫార్వర్డ్ డ్రైవ్ దశ లోపం సంభవించే ప్రదేశం నుండి మేము ఒక మార్గాన్ని ఎంచుకుంటాము ఈ లోపం యొక్క దృశ్యాన్ని సర్క్యూట్ అవుట్పుట్లలో ఒకదానికి పిలుస్తాము అప్పుడు మేము పేర్కొన్న విధంగానే నియంత్రించని విలువలను కేటాయించడం ద్వారా మార్గాన్ని సున్నితం చేయడానికి ప్రయత్నిస్తాము తద్వారా లోపం యొక్క ప్రభావం అవుట్పుట్ వరకు ప్రచారం చేస్తుంది అప్పుడు మనం బ్యాక్వార్డ్ ట్రేసింగ్ అని పిలువబడే దానిని ని ని ని చేయాలి ఇక్కడ ఈ విషయాలన్నీ సాధ్యమయ్యే విధముగా ప్రాధమిక ఇన్పుట్లను మనం నిర్ణయించాలి ఇక్కడ మేము కొన్ని ఇంటర్మీడియట్ పంక్తులకు కొన్ని లాజిక్ విలువలను వర్తింపజేసాము కాని ప్రాధమిక ఇన్పుట్ విలువలు ఏమి కలిగిస్తాయో తెలుసుకోవడానికి మేము బ్యాక్వార్డ్ ట్రేసింగ్ చేయాలి ఈ సిగ్నల్ విలువలు మేము 1 మరియు 2 దశల్లో నిర్ణయించినట్లు వీటికి సిగ్నల్ను వెనుకకు వెతకడం అవసరం మనము ఒక ఉదాహరణ తీసుకుందాం ప్రయోజనాలు ప్రాధమిక ఇన్పుట్ కోసం పరీక్ష కూడా సున్నితమైన మార్గం వెంట ఉన్న అన్ని పంక్తులకు ఒక పరీక్ష ఎందుకు నాకు ఇన్పుట్ ఉందని మీరు చూస్తున్నారు అవుట్పుట్కు కోసం సుదీర్ఘ మార్గం ఉంది ఇన్పుట్లలో ఏదైనా మార్పు అవుట్పు ప్రచారం చేసే విధంగా నేను ఇన్పుట్లను గేట్లకు వర్తింపజేస్తాను ఇంటర్మీడియట్ లైన్లలోని లోపాలకు ఇది ఉంటుంది ఈ పంక్తిని ఎంచుకుంటే ఈ పంక్తిలో ఏదైనా మార్పు కూడా ప్రచారం చేయబడుతుంది కాబట్టి మార్గం వెంట ఉన్న అన్ని లోపాలు ఒకే పరీక్ష వెక్టర్ ద్వారా కనుగొనబడతాయి అది ఒక ప్రయోజనం ప్రతికూలత ఏమిటంటే ఇక్కడ మనం ఈ వివరాలను చర్చించడం లేదు సర్క్యూట్లో ఫ్యాన్ ఇన్ లు మరియు ఫ్యాన్ అవుట్ వాటిని మరలా వివరిస్తాను దీనికి బ్యాక్ ట్రాకింగ్ చాలా అవసరం కావచ్చు ఎందుకంటే వెనుకబడిన ట్రేస్ సమయంలో విభేదాలు ఉండవచ్చు మీరు ఇన్పుట్ విలువల యొక్క ప్రత్యేకమైన కేటాయింపును కనుగొనడంలో విఫలం కావచ్చు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాన్ని మరియు ప్రక్రియను పునరావృతం చేయడానికి మీరు తిరిగి వెళ్ళవలసి ఉంటుంది దీనికి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మార్గాల సున్నితత్వం అవసరం కావచ్చు నేను చెప్పినట్లుగా ఇవి సమస్యలు మరియు సంక్లిష్టతలను సృష్టిస్తాయి కాబట్టి ఆచరణలో అనేక పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి అవన్నీ D అల్గోరిథం PODEM మరియు FAN అనే ప్రాథమిక అల్గోరిథంల యొక్క వైవిధ్యాలు కానీ ప్రస్తుత సంస్కరణలు పరీక్షా తరాన్ని వేగంగా అమలు చేయడంలో మాకు సహాయపడే కొన్ని హ్యూరిస్టిక్లతో దీని మెరుగుపరిచారు ఒక ఉదాహరణ తీసుకుందాం మనకు ఇక్కడ సర్క్యూట్ నెట్ జాబితా ఉంది 1 వద్ద నిలిచిన లోపం E కోసం ఒక పరీక్షను రూపొందించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మన మొదటి దశలో మనం ఏమి చేస్తాము లోపం ఉన్న ప్రదేశంలో రివర్స్ లాజిక్ విలువలు వర్తింప చేద్దాం కాబట్టి మేము ఇక్కడ 0 ను వర్తింపజేస్తాము తదుపరి దశలో మార్గం వెంట గేట్ యొక్క ఇతర ఇన్పుట్లకు నియంత్రించని విలువలను వర్తింపజేయడం ద్వారా అవుట్పుట్కు తప్పు ప్రభావాన్ని ప్రచారం చేయాలి కాబట్టి ఇక్కడ ఒకే అవుట్పుట్ ఉంది మరియు మార్గం యొక్క సైట్ నుండి లోపం ఉంది ఇది ఒకే మార్గం కాబట్టి నేను ఏమి చేయాలి AND గేట్ నేను 1 యొక్క నియంత్రించని విలువను వర్తింపజేస్తాను OR గేట్ నేను 0 యొక్క నియంత్రించని విలువను వర్తింపజేస్తాను తద్వారా తప్పు ప్రభావం ప్రచారం అవుతుంది అప్పుడు ఇవి 0 1 1ఇప్పటికే నేను అనుకున్న విధంగా వచ్చాయిఇప్పుడు నేను తిరిగి వెతకాలి ప్రాధమిక ఇన్పుట్ వైపు తిరిగి ట్రేస్ చేయండి మరియు తదనుగుణంగా గేట్ ఇన్పుట్లకు విలువలను కేటాయిస్తుంది ఉదాహరణకు నాకు ఇక్కడ 0 ఉంది కాబట్టి AB యొక్క విలువలు ఏవి ఉండాలి 0 0 కూడా ఉండాలి అప్పుడు ఇక్కడ నేను 0 మాత్రమే పొందుతాను మనం బ్యాక్ ట్రేస్ 0 0 ను కొనసాగిస్తే నాకు ఇక్కడ 1 ఉంది ఈ ఇన్వర్టర్ ఇన్పుట్ 0 గా ఉండాలి ఎందుకంటే ఇది 0 సి కూడా 0 అవుతుంది మీరు C 0 ను చేసిన తర్వాత అది స్వయంచాలకంగా D 0 అవుతుంది కాబట్టి D పేర్కొనవలసిన అవసరం లేదు కాబట్టి D ను పట్టించుకోవడం అవసరం లేదు ఈ లోపం కోసం మనము ఒక టెస్ట్ వెక్టర్ 0 0 0 ను పట్టించుకోలేదు మరియు ఏదైనా మానిప్యులేషన్ లేకుండా సులభంగా చూడవచ్చు ఇక్కడ నేను చెప్పే ఉదాహరణ ఏమిటి అంటే సున్నితత్వం పొందుతున్న మార్గం E 1 వద్ద ఇరుక్కోవడం మన తప్పు నేను కూడా గుర్తించగలను ఇక్కడ చూడండి H అనేది 0 1 గా ఉంటుంది కాబట్టి లోపం లేని స్థితిలో H 0 గా ఉంటుంది కాబట్టి 0 వద్ద H ఇరుక్కుపోయి ఉంటుంది మరియు 0 వద్ద Z ఇరుక్కుపోయి ఉంటుంది కాబట్టి మార్గం వెంట ఉన్న ఈ లోపాలన్నీ ఈ పరీక్ష వెక్టర్ ద్వారా కూడా కనుగొనబడతాయి నేను చెప్పినట్లుగాకొన్ని పాయింట్లు గమనించండి ఈ ఉదాహరణ చూపిన విధంగా పాత్ సెన్సిటైజేషన్ అంత సులభం కాదు బ్యాక్ ట్రేసింగ్ దశలో చాలా విభేదాలు ఉండవచ్చు మనకు బ్యాక్ ట్రాకింగ్ అల్గోరిథం అవసరం లేదా మీరు ఒకే సమయంలో బహుళ మార్గాలను సున్నితం చేయవలసి ఉంటుంది ప్రాక్టికల్ టెస్ట్ జనరేటర్లు చాలా క్లిష్టమైనవి మరియు అధునాతనమైనవి కాంబినేషన్ ATPG అంటే ఆటోమేటెడ్ టెస్ట్ ప్యాటర్న్ జనరేషన్ కాబట్టి కాంబినేషన్ ATPG సాధనాలు అందుబాటులో ఉన్నాయి అవి చాలా బాగున్నాయి కానీ సీక్వెన్షియల్ ATPG సాధనాలు పోల్చి చూస్తే అవి ఎక్కువ సమయం తీసుకుంటాయి మరియు అవి చాలా లోపాల కోసం పరీక్షను గుర్తించలేకపోతాయి తప్పు కవరేజ్ చాలా తక్కువ మరియు పరీక్షా జనరేషన్ అనేది తప్పు అనుకరణ కంటే నెమ్మదిగా ఉందని మేము చేసిన మరొక పరిశీలన ఉంది దీనితో మనం ఈ ఉపన్యాసం చివరికి వస్తాము